కాబట్టి ఈ రోజు ఈ ఉపన్యాసంలో మనము మరొక రూపాన్ని చర్చిస్తాము లేదా ఫోరియర్ సిరీస్ను కాంప్లెక్స్ రూపంలో వ్రాయడానికి కొంచెం భిన్నమైన మార్గాన్ని చూస్తాము మరియు ఫోరియర్ సిరీస్ యొక్క కాంప్లెక్స్ ఫామ్ కోసం పార్సెవల్ ఐడెంటిటీ యొక్క రూపం ఏమిటో కూడా చూస్తాము ఇది మనము ఇప్పటికే చర్చించిన సిరీస్ F ఒక ఇంటిగ్రేబుల్ లేదా పీస్ వైస్ కంటిన్యూస్ ఫంక్షన్ అయితే మనం దాని ఫోరియర్ సిరీస్ను వ్రాయవచ్చు మరియు ఈ an లు మరియు bn లను ఫోరియర్ కోయెఫిషియంట్ లు అని పిలుస్తారు కాబట్టి an యొక్క వ్యక్తీకరణ మనము ఇప్పటికే చర్చించాము ఇది మరియు bn కొరకు ఇది n 1 2 3 మొదలైనవి ఇప్పుడు ఫోరియర్ సిరీస్ యొక్క కాంప్లెక్స్ ఫామ్ మార్చడానికి మనము యూలర్ సూత్రాలను ఉపయోగించాలి ఉదాహరణకు cos nx ఇక్కడ ఫోరియర్ సిరీస్లో మరియు ఫోరియర్ కోయెఫిషియంట్స్ లతో కనిపిస్తుంది కాబట్టి ఉదాహరణకు cosnx ఇక్కడ ఫోరియర్ సిరీస్లో మరియు ఫోరియర్ కోయెఫిషియంట్స్లతో కనిపిస్తుంది కాబట్టి cosnx ను ఎక్స్పోనెన్షియల్ సూత్రంతో ప్రతిక్షేపిస్తాము మరియు అదేవిధంగా sin nx కొరకు మనకు ఎక్సపోనెంట్ సూత్రం ఉంది కాబట్టి ఇప్పుడు ఉన్న ఫోరియర్ సిరీస్లో cosnx మరియు sin nx ను ప్రతిక్షేపిస్తాము ఇక్కడ cosnx దాని ఐలర్ ఫార్ములా ద్వారా ప్రతిక్షేపిస్తాము sin nx కూడా చేత ప్రతిక్షేపిస్తాము కాబట్టి ఇప్పుడు మనము కొన్ని సరళీకరణలను చేయగలము ఎందుకంటే einx రెండు పదాలలోనూ ఉంది కాబట్టి మనము einx కామన్ తీసుకోవచ్చు అలాగే ఫాక్టర్ 12 కామన్ అవుతుంది ఆపై ఈ టర్మ్ నుండి మనకు ఒక an ఉంది మరియు మనం bn 2i i ను గుణించిభాగించినప్పుడు గుర్తు ఉంటుంది మరియు నేను bn 2 సార్లు ఉంటుంది ఎందుకంటే ఇది bn2i మరియు నేను రెండు ప్రదేశాలను గుణించినప్పుడు కాబట్టి అది ibn అవుతుంది మరియు తరువాత 2 సార్లు i2 −1 అంటే −2 కాబట్టి ఆ −2 ఇక్కడ పరిగణించబడుతుంది మరియు అదేవిధంగా రెండవదానికి మనకు e inx ఉంది ఈ రెండు ప్రదేశాలలో e inx ఉంది కాబట్టి మనము మళ్ళీ e−inx మరియు 12 కామన్ తీసుకుంటాము మరియు అప్పుడు ఇలాంటి సెట్టింగ్ ఇక్కడ చేయవచ్చు కానీ ఈసారి అది వస్తుంది ఇప్పటికే గుర్తు ఉన్నందున స్వయంచాలకంగా గుర్తు వస్తుంది కాబట్టి మనకు కాంప్లెక్స్ సంఖ్యలతో సిరీస్ ఈ రూపంలో ఉంది కాబట్టి మనము మొదట కాంప్లెక్స్ సంఖ్య కోసం ఇక్కడ సెట్ చేస్తే 12 an−i bn క్రొత్త పేరు cn మరియు గుణకాల యొక్క రెండవ కలయిక మనము దానిని kn అని పిలిస్తే 12 anibn గా కాబట్టి వీటిని కలిగి ఉంది రెండు కొత్త సంఖ్యలు kn మరియు cn మనము ఇప్పుడు ఈ ఫోరియర్ సిరీస్ను ఈ క్రింది విధంగా తిరిగి వ్రాయవచ్చు కాబట్టి f యొక్క ఫోరియర్ సిరీస్ అవుతుంది మనము నిర్వచించాము a02 ను c0 గా ఇది కూడా ఈ నిర్వచనం నుండి నేరుగా వస్తుంది ఇక్కడ b0 ను 0 కు సెట్ చేయబడుతుంది సహజంగానే b0 0 కాబట్టి మనము bn ను b1 తో ప్రారంభిస్తాము కాబట్టి ఇక్కడ మళ్ళీ 12 a0 ఉంది c0 తో భర్తీ చేయబడింది మరియు రెండవ కోయెఫిషియంట్ cn ఆపై ఇక్కడ మూడవ స్థానంలో మనము kn ఉంది కాబట్టి ఇది ఫోరియర్ సిరీస్ యొక్క కాంప్లెక్స్ రూపం ఈ గుణకాలు cn కలిగి ఉంటాయి ½ an−i bn కి సమానం మరియు మనము cn యొక్క తుది వ్యక్తీకరణ కోసం మరింత సరళీకృతం చేస్తాము మరియు తరువాత ఫోరియర్ సిరీస్ యొక్క ఈ రూపం కోసం మరికొన్ని సరళీకరణలు జరుగుతాయి కాబట్టి cn ½ మరియు an f cosnx పరంగా ఉన్నది మనకు తెలుసు మరియు bn ఇది f sin nx పరంగా ఉంది అని మనకు తెలుసు కాబట్టి వీటిని ఇక్కడ an మరియు bn లను ప్రతిక్షేపిస్తాము మనకు మరింత సరళీకృత రూపం వస్తుంది మరియు మనము మళ్ళీ ఎక్సపోనెన్షియల్ ఫంక్షన్ పరంగా cosnx isinnx ను వ్రాసాము e inx ఇంటిగ్రల్ కాబట్టి cn 12 ఉంది మరియు f పరంగా cn యొక్క తుది వ్యక్తీకరణ అదేవిధంగా మనము దీనిని kn కోసం చేయవచ్చు మరియు kn 12 an i bn అదేవిధంగా మనకు ఉంది ఈ e inx ఇప్పుడు einx ని ప్రతిక్షేపిస్తాము kn ని లెక్కించడానికి అది మాత్రమే తేడా మరియు చివరకు ఇక్కడ ఇంటిగ్రేండ్లో మనకు f einx ఉంటుంది మనం ఇప్పుడు గ్రహించాల్సిన విషయం ఏమిటంటే cn కొరకు ఎక్స్ప్రెషన్ కు e inx ఉంది మరియు kn కొరకు ఇది einx కాబట్టి ఒకే తేడా ఏమిటంటే గుర్తుతో ఉంటుంది కాబట్టి మనం kn c n అని చెప్పవచ్చు మనం ఇక్కడ n ని ప్రతిక్షేపిస్తే n ద్వారా n ను భర్తీ చేస్తే అప్పుడు మనకు అక్కడ సరిగ్గా kn వస్తుంది కాబట్టి kn మరియు cn మధ్య మాకు ఈ సంబంధం ఉంది కాబట్టి ఇప్పుడు దీన్ని మళ్ళీ కలిగి మనము పొందుతున్నాము ఫోరియర్ సిరీస్ కి తిరిగి వెళ్ళు కాబట్టి ఫోరియర్ సిరీస్ కాబట్టి kn ను c n ద్వారా భర్తీ చేయవచ్చు అప్పుడు f ఈ కాంపాక్ట్ రూపంలో దీనిని కలిగి ఉంటుంది −∞ నుండి ∞ వరకు సమ్మషన్ ఉంటుంది ఎందుకంటే kn అనేది c n తప్ప మరొకటి కాదు కాబట్టి ఈ రూపంలో n 1 ఉన్నప్పుడు మనకు c1 ఉంది కానీ అదే సమయంలో మనకు c 1 ఉంది అప్పుడు మనకు c2 ఉంది మరియు ఈ స్థలంలో మనకు c 2 ఉంటుంది కాబట్టి ఈ మరియు అన్నీ ఇక్కడ కలిసి కనిపిస్తున్నాయి మరియు c0 ఇప్పటికే ముందు ఉంది కాబట్టి ఈ కాంపాక్ట్ రూపంలో మనకు cn లు నెగటివ్ పూర్ణాంకాలతో మరియు పాజిటివ్ పూర్ణాంకాలని కలిగి ఉన్నాము కాబట్టి c n మరియు cn మరియు einx కూడా నెగటివ్ విలువలకు స్వయంచాలకంగా జాగ్రత్త తీసుకుంటాయి మనకు నెగటివ్ విలువలకు cn ఉంది మరియు స్వయంచాలకంగా einx n నెగటివ్ సంఖ్య అయినప్పుడు ఇది భర్తీ చేయబడుతుంది కాబట్టి ఈ రూపం ఈ కాంపాక్ట్ రూపంలో వ్రాసినట్లే దీనిలో n −∞ నుండి ∞ వరకు మారుతుంది కాబట్టి n 0 అయినప్పుడు మనకు ఇక్కడ c0 e0 అంటే 1 కాబట్టి మనకు n 0 కి సమానమైన c0 మాత్రమే ఉంది మరియు ఈ టర్మ్ ఈ ఇన్ఫినిటి సమ్ లోకూడా చేర్చబడుతుంది కాబట్టి ఇప్పుడు cn అంటే ఏమిటి ఇక్కడ ఇచ్చిన విధంగా మరియు n ఇప్పుడు మొదలైనవి కాబట్టి ఇది ఫోరియర్ సిరీస్ యొక్క కాంపాక్ట్ రూపం ఆ cos మరియు sin టర్మ్స్ లను కలిగి ఉండటం కంటే చాలా మంచిది ఇది చాలా కాంపాక్ట్ రూపంలో వ్రాయబడింది ఆపై cn ఈ ఇంటిగ్రల్ ద్వారా ఇవ్వబడుతుంది కాబట్టి మనకు ఇప్పుడు రెండు కోయెఫిషియంట్ లు లేవు ఒక కోయెఫిషియంట్ మాత్రమే ప్రయోజనాన్ని అందిస్తోంది కాబట్టి మనకు L నుండి L వరకు ఇంటర్వెల్ ఉన్నప్పుడు దానిని సాధారణ రూపంలో సాధారణ అర్థంలో వ్రాయవచ్చు అందులో కొద్దిగా తేడా ఉంటుంది కాబట్టి f అనే ఫంక్షన్ను ఈ ఫోరియర్ సిరీస్లో వ్రాయవచ్చు దీనిలో einx కు బదులుగా మనకు e inπxL ఉంది ఎప్పటిలాగే ఈ సాధారణ రూపం కోసం మనము ముందు చేసాము మరియు మనకు ఇప్పుడు π కి బదులుగా L ఉంటుంది మనకు L అక్కడ ఉంది −L నుండి L వరకు f మరియు మళ్ళీ ఇక్కడ స్వల్ప మార్పు ఉంటుంది −inx కు బదులుగా మనకు -inπxL ఉంది మరియు L π ఉన్నప్పుడు ఇది ప్రామాణిక రూపం అవుతుంది కాబట్టి మనకు ఎల్లప్పుడూ అలానే ఉంటుంది కాబట్టి ఇక్కడ n 0 నుండి ±∞ వరకు మారుతుంది కాబట్టి ఇది సాధారణ రూపం త్వరలో దీనిని మనము ఒక ఉదాహరణలో ఉపయోగిస్తాము కాబట్టి ఉదాహరణకు f ex ఫంక్షన్ యొక్క ఈ కాంప్లెక్స్ ఫోరియర్ సిరీస్ ని మీరు కనుగొనాలనుకుంటే ఇక్కడ −π x π మరియు ఇది పీరియాడిక్ కాబట్టి మనం f x 2 π f అని చెప్పగలం ఫోరియర్ సిరీస్ యొక్క కాంప్లెక్స్ రూపం ఇక్కడ ఈ టర్మ్ ద్వారా ఇవ్వబడిందని మనకు ఇప్పటికే తెలుసు మరియు cn కొరకు మనకు మళ్ళీ ఎక్సపోనెంట్ ఫంక్షన్ల పరంగా సూత్రం ఉంది కాబట్టి మీరు ఇప్పుడు cn ను గా లెక్కించాలనుకుంటే ఆపై ఈ ఎక్సపోనెంట్ ఫంక్షనలు ఇక్కడ e 1− in X గా విలీనం చేయబడతాయి కాబట్టి ఇక్కడ ఒక ప్రయోజనం ఉంది ఉదాహరణకు ఈ సందర్భంలో మనము ఈ ఎక్స్పోనెన్షియల్ ఫంక్షన్ కోసం కాంప్లెక్స్ సిరీస్ను వ్రాస్తుంటే cn యొక్క మూల్యాంకనం సులభం ఎందుకంటే మనకు ఇక్కడ ఎక్స్పోనెన్షియల్ ఉంది మరియు మనకు మళ్ళీ ఎక్స్పోనెన్షియల్ ఫంక్షన్ ఉంది కాబట్టి ఎక్సపోనెంట్స్ లు అక్కడ జతచేయబడతాయి మరియు మనకు e1− in X ఉంది ఆపై మనం దానిని సులభంగా ఇంటిగ్రేట్ చేయవచ్చు కాబట్టి ఆ cos మరియు sine ను కలిగి ఉండటం కంటే ఇది చాలా సులభం మరియు తరువాత an మరియు bn లను గణించడం చాలా సులభం కాబట్టి ఇప్పుడు e 1− in X యొక్క ఇంటిగ్రల్ కూడా సులభం కాబట్టి మనకు e1− in Xఉంది మరియు ఈ x − π నుండి π వరకు మారుతుంది ఎందుకంటే తక్కువ పరిమితి −π మరియు ఎగువ పరిమితి π కాబట్టి ఇక్కడ మళ్ళీ మనకు1 2π1− inఉంది మరియు ఇక్కడ x కోసం π ను ప్రతిక్షేపిస్తాము చేసాము కాబట్టి మనకు eπ e−inπ ఉంది ఆపై − π ఇక్కడ మనకు eπ e−inπ ఇప్పుడు గుర్తుతో ఎందుకంటే x ని −π తో ప్రతిక్షేపిస్తాము కాబట్టి ఇప్పుడు ఈ రెండు ప్రదేశాలలో లేదా గుర్తుతో einπ కలిగి ఉన్నాము మనము రెండు సందర్భాల్లోనూ చూస్తాము మరియు einπ cosnπ i sin nπ కు సమానం కాబట్టి ఇక్కడ ఉంటే అది e±inπ కాబట్టి ఇక్కడ కూడా ఇది cosnπ ± isin nπ మరియు sin nπ0 మరియు cosnπ n కాబట్టి einπ లేదా అయినా అది −1 n తప్ప మరొకటి కాదు కాబట్టి ఇక్కడ మనకు −1 n ఉంది మరియు ఈ స్థలంలో కూడా మనకు −1 n ఉంది దానిని మనం ఇప్పుడు కామన్ తీసుకున్నాము మరియు అప్పుడు మనకు eπ−e−π 2 ఇది sinh π అని వ్రాయబడింది కాబట్టి నిర్వచనం ప్రకారం sinh π eπ−e−π 2 cos హైపర్బోలిక్ కోసం మనకు అక్కడ గుర్తు ఉంది కాబట్టి eπ−e−π 2 ను sinh π తో భర్తీ చేస్తారు మరియు −1n అనేది e±inπ ఆపై మిగిలిన వాటిని 1 in తో ఇక్కడ గుణించాము మరియు 1 in తో భాగించబడినది ఆపై మనక అంటే 1 in

అలాగే మనకు −1n sinh π ఉంది ఆపై మనకు sinh π π న్యూమరేటర్లో ఉంటుంది కాబట్టి అప్పుడు మనము ఫోరియర్ సిరీస్లో కోయెఫిషియంట్ cn ను ప్రతిక్షేపిస్తాము అప్పుడు sinh π మరియు π స్థిరమైన టర్మ్స్ లు కాబట్టి అవి సమ్మషన్కు వెలుపల ఉన్నాయి అప్పుడు మనకు ఈ ఫోరియర్ సిరీస్ ఫలితంగా వస్తుంది కాబట్టి ఈ ఫోరియర్ సిరీస్ను కాంప్లెక్స్ రూపంలో రాయడం కొన్నిసార్లు ఫోరియర్ కోయెఫిషియంట్లను లెక్కించడం చాలా సులభం అని మనము గమనించాము మరియు ఈ రూపం ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ యొక్క ఇతర ప్రాంతాలలో కూడా కంట్రోల్ థియరీ లో ప్రత్యక్ష అనువర్తనాలను కలిగి ఉంది కాబట్టి మనకు మరొక ఉదాహరణ ఉంది ఇక్కడ మనము f x కొరకు కాంప్లెక్స్ ఫోరియర్ సిరీస్ ప్రాతినిధ్యాన్ని కనుగొనాలనుకుంటున్నాము మరియు అది −l x l లో నిర్వచించబడింది మరియు మళ్ళీ ఇది 2l పీరియాడిక్ గా ఉంటుంది కాబట్టి ఇప్పుడు మళ్ళీ అదే పని చేస్తున్నాము మనకు cn ఉంది ఆపై మనకు ఫోరియర్ సిరీస్ ఉంది కాంప్లెక్స్ రూపంలో వ్రాసిన సిరీస్ ఇది మరింత సాధారణ సూత్రం కాబట్టి మనకు ఈ ఫోరియర్ సిరీస్ ఉంది అప్పుడు మనం ను లెక్కించవచ్చు కాబట్టి మనకు 12l ఉంది అది ఇప్పటికే ఉంది f ను x తో ప్రతిక్షేపిస్తాము ఆపై e -inπxl ఆపై మనం దానిని భాగాలు గా ఇంటిగ్రేట్ చేయవచ్చు కాబట్టి మనకు 1 2l ఉంది ఆపై x ఉంది ఈ ఫాక్టర్ 1 −inπ l తో ఎక్సపోనెంట్ ఫంక్షన్ e-inπxl యొక్క ఇంటిగ్రేషన్ మరియు ఇది ఇక్కడ తిరగిరాయబడింది కాబట్టి మనకు -l inπ ఉంది అదేవిధంగా x యొక్క డిఫరెంటియేషన్ 1 అవుతుంది మరియు తరువాత ఈ ఇంటిగ్రేషన్ వస్తుంది ఈ ఫాక్టర్ -l inπ మరియు అందువల్ల ఇది ఇక్కడ గా మారింది ఆపై మనకు ఉంది కాబట్టి మనం మరోసారి ఇక్కడ ఇంటిగ్రేట్ కావాలి కాబట్టి కొనసాగండి కాబట్టి ఇది మొదటి టర్మ్ అప్పుడు మనకు రెండవ టర్మ్ ఉంది మొదటి టర్మ్ లో మనము అక్కడ మొదటి l ను ప్రతిక్షేపిస్తాము కాబట్టి మనకు l ఉంది ఆపై ఇక్కడ మరొక l ఉంది కాబట్టి l × l l2 ఇక్కడ మైనస్ గుర్తు ఉంది inπ మరియు ఎక్స్పోనెన్షియల్ e−inπ ను కలిగి ఉన్నాము ఎందుకంటే మనం x కోసం l యొక్క పాజిటివ్ విలువను ప్రతిక్షేపిస్తాము ఈ l అక్కడ ఈ l తో రద్దు చేయబడుతుంది అప్పుడు మనం − l ను ప్రతిక్షేపిస్తాము మళ్ళీ అదే విషయం x −l అవుతుంది మరియు ఇప్పటికే ఉంది కాబట్టి గుర్తు ఉంటుంది మరియు అప్పుడు మనము మళ్ళీ ఇక్కడ inπ మరియు einπ కలిగి ఉన్నాము ఇక్కడ మళ్ళీ మనము ఇంటిగ్రేట్ చేయాలి కాబట్టి e -inπx l ను ఇంటిగ్రేట్ చేసి ఆపై −linπ ఫాక్టర్ ఉంటుంది మరియు ఫలితంగా ఇది ఇప్పుడు స్క్వేర్ గా మారింది మళ్ళీ మనము జాగ్రత్త వహించాలి lనుండి ప్లస్l వరకు లిమిట్ ని పరిగణించాలి ఈ టర్మ్ 0 మరియు ఇక్కడ వాస్తవం ఏమిటంటే ఎందుకంటే మనం అక్కడ l ఉంచినప్పుడు మనకు e−inπ మరియు −l తో మనకు ఇప్పుడు einπ ఉంది ఎందుకంటే ఈ −l దీన్ని చేస్తుంది కాబట్టి మనకు ఇవి ఉన్నాయి రెండు టర్మ్ లు మరియు మొదటిది −1 n మరియు రెండవది కూడా −1 n అదే విషయం కానీ గుర్తుతో ఉంటుంది కాబట్టి ఇది రద్దు అవుతుంది మరియు అందువల్ల మనకు విలువ 0 ఉంది మరియు ఇప్పుడు మొదటిదాన్ని సరళీకృతం చేయవచ్చు కాబట్టి మనకు 12l ఉంది మరియు ఈ l ఈ l తో రద్దు చేయబడుతుంది మనం i ద్వారా గుణించి భాగించవచ్చు కాబట్టి మనకు −i2 వస్తుంది మరియు రెండు టర్మ్ లు పాజిటివ్ గా మారతాయి మరియు మనకు I అక్కడ ఉంది మనకు ఈ l ఉంది మరియు e−inπ లేదా einπ రెండూ −1 n కాబట్టి ఈ కోయెఫిషియంట్ cn ను చాలా కాంపాక్ట్ రూపంలో కలిగి ఉన్నాము ఇక్కడ n ±1±2 మొదలైనవి గా మారుతుంది కాబట్టి ఇక్కడ మనము c0 ను విడిగా లెక్కించవచ్చు ఎందుకంటే ఈ వ్యక్తీకరణ n0 కి చెల్లదు కాబట్టి మరియు x అనేది బేసి ఫంక్షన్ కాబట్టి −l నుండి l కి అనుసంధానించడం ఇది 0 అవుతుంది కాబట్టి మనకు c0 0 గా ఉంటుంది చివరగా మనము ఫోరియర్ సిరీస్ ను వ్రాయవచ్చు కాబట్టి ఇక్కడ cn యొక్క కోయెఫిషియంట్ cn యొక్క మిగిలిన భాగం మరియు మనకు e inπxl ఉంది మరియు n −∞ నుండి ∞వరకు మారుతూ ఉంటాయి n 0 ఎందుకంటే c0 0 కాబట్టి ఆ టర్మ్ సిరీస్లో ఉండదు కాబట్టి ఇది ఫోరియర్ సిరీస్ విస్తరణ కాంప్లెక్స్ రూపంలో వ్రాయబడింది ఇప్పుడు మునుపటి ఉపన్యాసంలో ఇప్పటికే చర్చించబడిన పార్సెవల్ ఐడెంటిటీ కు వెల్దాము కాబట్టి ఈ సమయంలో పార్సెవల్ యొక్క ఐడెంటిటీ ఫోరియర్ సిరీస్ యొక్క కాంప్లెక్స్ రూపంలో ఉంది ఎందుకంటే ఇప్పుడు ఫోరియర్ సిరీస్ మనకు cn ఉంది మరియు అంతకుముందు మనకు an మరియు bn లు ఉన్నాయి కాబట్టి సహజంగానే పార్సెవల్ యొక్క ఐడెంటిటీ ఇప్పుడు an మరియు bn ల స్థానంలో cn పరంగా మార్చబడుతుంది కాబట్టి ఈ సందర్భంలో పార్సెవల్ యొక్క ఐడెంటిటీ క్రింది రూపాన్ని తీసుకుంటుంది మనకు ఇలాంటి టర్మ్ ఎడమ వైపున ఉన్నాయి కానీ కుడివైపు సరళీకృత రూపం ఉంది అది కూడా సంపూర్ణ విలువతో ఉంటుంది కాబట్టి ఇప్పుడు దాని రూపాన్ని మనం సులభంగా చూడవచ్చు ఎందుకంటే మనకు ఈ రూపం తెలుసు మునుపటి ఉపన్యాసం నుండి పార్సెవల్ ఐడెంటిటీ ఇదిపై సమ్మషన్ an2 bn2 ఉంది మరియు అనే టర్మ్ ఉంది కాబట్టి ఇది పార్సివల్ ఐడెంటిటీ ఇది ఫోరియర్ సిరీస్ యొక్క సాధారణ రూపం కోసం మనము చర్చించాము మరియు ఇప్పుడు క్రొత్త ఫోరియర్ కోయెఫిషియంట్ cn పాత వాటికి ఎలా సంబంధం కలిగి ఉందో మాకు తెలుసు మరియు దాని సహాయంతో మనము ఈ పార్శివల్ ఐడెంటిటీ ను మార్చగలము కాబట్టి c0 a02 మరియు మరియు c n అని గుర్తుంచుకోండి కాబట్టి మనము ఈ క్రొత్త సంకేతాలను cn మరియు c−n ఉపయోగించినప్పుడు ఆ సంబంధం ఉంది కాబట్టి మనము cn యొక్క మాడ్యులస్ స్క్వేర్ను తీసుకుంటే cn ఒక కాంప్లెక్స్ సంఖ్య కాబట్టి | cn |2 అవుతుంది కాబట్టి ఇది మరియు ఇక్కడ కూడా అదే జరుగుతుంది c−n అవుతుంది ఒకే మాడ్యులస్ స్క్వేర్ కలిగి ఉంటుంది ఎందుకంటే c−n లో ఉన్న తేడా ఏమిటంటే మనకు అక్కడ కానీ మాడ్యులస్లో అది పట్టింపు లేదు కాబట్టి మళ్ళీ c−n కోసం | c−n | 2 అవుతుంది మరియు |c−n|2 కూడా ఒకటే మరియు మనకు ఈ సాంప్రదాయ రూపం ఉంది పార్సెవల్ యొక్క ఐడెంటిటీ ఉంది కాబట్టి ఇప్పుడు మనము దీనిని cn యొక్క రూపాల్లోకి మార్చవచ్చు మొదటి టర్మ్ a022 ఇది a024 కాబట్టి మనము ఇక్కడ రెండు వైపులా 2 చే భాగించాము లేదా మొత్తం సిరీస్ 12 తో గుణించాము కాబట్టి ఇక్కడ 2 వస్తాయి తరువాత ఇక్కడ 12 వస్తాయి ఆపై ఇక్కడ కూడా 2 π వస్తాయి కాబట్టి ఇది దీనితో సరిగ్గా సరిపోతుంది ఇక్కడ మొదటి టర్మ్ a024 మరియు ఇప్పుడు గా వ్రాయబడింది ఇది మరియు కుడి వైపున ఇది ఆపై మనకు సిరీస్ ఉంది కాబట్టి 12 ను అని వ్రాస్తారు ఆపై మిగిలినది కాబట్టి మనకు ఏమి ఉంది ఆపై మళ్ళీ మనము ఇక్కడ ఉన్నాము ఉంది కాబట్టి ఇది ఖచ్చితంగా c02 ఎందుకంటే c0 a02 కాబట్టి ఇక్కడ మనకు c02 ఉంది మరియు|cn|2 అని మనకు ఇప్పటికే తెలుసు మరియు రెండవదానికి ఎందుకంటే మనము దీనిని ఇప్పటికే మరియు అనే రెండు విలీనాలుగా భాగించాము కాబట్టి ఇక్కడ మనకు |c−n|2 ఉంది కాబట్టి మనము గా పరిగణించాము మరియు తరువాత మనకు కుడి వైపు ఉంది కాబట్టి ఇప్పుడు మనం ఎడమ చేతిలోని అన్నిటర్మ్ లను మిళితం చేయవచ్చు మాకు ఉంది మాకు ఉంది యొక్క పాజిటివ్ పవర్ యొక్క అన్ని నెగటివ్ పవర్ లు కూడా మనకు ఉన్నాయి మొదలైనవి కాబట్టి ఇవన్నీ ఇప్పుడే జతచేయవచ్చు మరియు మనకు మొత్తం సమ్మషన్ ఉంది అంటే − ∞నుండి ∞ పైగా |cn|2 మరియు కుడి వైపు ఉంది ఫోరియర్ సిరీస్ యొక్క కాంప్లెక్స్ రూపానికి ఇది పార్సివల్ ఐడెంటిటీ కాబట్టి మనము దీన్ని తదుపరి స్లైడ్లోని ఉదాహరణలలో ఒకదానిలో అన్వయించవచ్చు కాబట్టి ఇది ఉదాహరణ ex యొక్క ఫోరియర్ సిరీస్ గా ఇవ్వబడింది కాబట్టి ఇది ఇచ్చిన ఫోరియర్ సిరీస్ ex మరియు మనము ఈ విలువను ఇక్కడ తగ్గించాలనుకుంటున్నాము సమ్మషన్ ఇక్కడ n − ∞ నుండి ∞ వరకు మారుతుంది కాబట్టి ఇచ్చిన సిరీస్ నుండి మన దగ్గర ఉన్నదాన్ని ఇప్పుడు మనం పోల్చవచ్చు కాబట్టి cn లు నేరుగా ఉన్నాయి అక్కడ ఇవ్వబడింది మరియు ఇవి మనకు sinh π అంటే ఆపై ఒక π ఉంది కాబట్టి మనకు 2 π ఉంది మనకు 1 in కూడా ఉంది మరియు మనము 1 n2 కలిగి ఉన్నాము మరియు n 0 నుండి ±1±2 మొదలైనవి వరకు మారుతుంది కాబట్టి మాకు అవసరం cn ఇప్పుడు పార్శివల్ ఐడెంటిటీ లో మాకు ఇది అవసరం కాబట్టి మనము దాన్ని పొందవచ్చు ఆపై ఇది దాని స్క్వేర్ కాబట్టి మనకు అక్కడ పాజిటివ్ టర్మ్ ఉంది మరియు 4π2 ఉంటుంది ఆపై 1n22 ఉంటుంది మరియు దీని కోసం మనకు 1 n2 మాడ్యులస్ ఉంటుంది ఇది 1 n2 యొక్క మాడ్యులస్ మిగతావన్నీ వాస్తవ సంఖ్యలు కాబట్టి అవి స్క్వేర్ గా ఉంటాయి కానీ 1 in మాడ్యులస్ విలువ 1 n2 అవుతుంది మరియు ఇక్కడ మనకు ఉంది మరియు ఇది రద్దు అవుతుంది కాబట్టి మనకు 1 n2 మాత్రమే ఉంది కాబట్టి మాడ్యులస్ cn స్క్వేర్ ఉంది ఇది ఇప్పటికే ఇక్కడ ఇవ్వబడింది ఆపై ఫోరియర్ సిరీస్ యొక్క కాంప్లెక్స్ రూపానికి ఇది పార్సెవల్ యొక్క ఐడెంటిటీ మరియు మా ఫంక్షన్ ex కాబట్టి మనము ఫోరియర్ సిరీస్ యొక్క మరొక వైపును లెక్కిస్తాము ఇది కాబట్టి మనకు ఉంది మరియు ఇక్కడ వ్రాయబడినది ఎందుకంటే ఇంటిగ్రేట్ ఆపై మనము π ఆపై −π ని ప్రతిక్షేపిస్తున్నాము కాబట్టి మనకు ఉంది ఇది పార్సివల్ ఐడెంటిటీ యొక్క మరొక వైపు కాబట్టి ఈ ఇంటిగ్రేట్ వైపు మనకు ఈ విలువ ఉంది ఆపై మనతో ఇప్పటికే |cn|2 ఉంది కాబట్టి మనకు సమ్మషన్ ఖచ్చితంగా కంటే ఎక్కువగా ఉంది అది కావలసిన విలువ మనము దీన్ని లెక్కించాలనుకుంటున్నాము కాబట్టి ఇప్పుడు దీనిని ఇవ్వవచ్చు కాబట్టి ఇక్కడ ఎడమ వైపున మనము దీనిని వ్రాయవచ్చు a2 b2 సూత్రాన్ని అక్కడ రాయవచ్చు కాబట్టి ఒక టర్మ్ eπ−e−π రద్దు చేయబడుతుంది కాబట్టి విభజనలో మనకు eπ−e−π ఉంది లెక్కింపులో మనకు ఉంది eπe−π ఆపై ఈ రద్దు కారణంగా π ఉంది కాబట్టి ఇచ్చిన సిరీస్ యొక్క సమ్ మనకు ఖచ్చితంగా ఉంది ఇది π పరంగా మరింత వ్రాయవచ్చు మరియు cot hπ ఇది ఖచ్చితంగా ఇది ఇక్కడ కాబట్టి ఈ ఉపన్యాసాలను సిద్ధం చేయడానికి మనము ఉపయోగించిన సూచనలు ఇవి మరియు ఇప్పుడు ఈ ఉపన్యాసంలో ఫోరియర్ సిరీస్ యొక్క కాంప్లెక్స్ రూపం గురించి మనం చర్చించాము ఈ ఫోరియర్ కోయెఫిషియంట్ మరియు ఎక్సపోనెంషియల్ టర్మ్ తో ఇది సాధారణ రూపం ఇక్కడ ఫోరియర్ గుణకాలు ఇంటిగ్రల్ సహాయంతో లెక్కించబడతాయి ఇక్కడ n ఇప్పుడు 0±1±2 మొదలైనవిగా మారవచ్చు మనము పార్సెవల్ ఐడెంటిటీ ను మరియు సిరీస్ మొత్తాన్ని లెక్కించడానికి దాని ఉపయోగం గురించి కూడా చర్చించాము కాబట్టి పార్సెవల్ ఐడెంటిటీ ప్రకారం మనకు సంపూర్ణ విలువ యొక్క ఈ చతురస్రాల మొత్తం లేదా cn యొక్క మాడ్యులస్ ఉన్నాయి మరియు ఈ మొత్తం ఎడమ వైపు −∞ నుండి ∞ కంటే ఎక్కువ మరియు కుడి వైపున మనకు ఉంది ఇంతటితో ఈ ఉపన్యాసం ముగిస్తున్నాను మీకు ధన్యవాదాలు